అందరికీ నమస్కారం సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులోని ఈ లెక్చర్ కు స్వాగతం మునుపటి రెండు లెక్చర్లలో బఫర్ ఓవర్ఫ్లో వలనరబిలిటీ ఉపయోగించడం ద్వారా ఎటాకర్ ప్రాసెస్ యొక్క స్టాక్లో కోడ్ను ఎలా ఇంజెక్ట్ చేయగలడో మరియు ఆ నిర్దిష్ట కోడ్ను ఎగ్జిక్యూట్ చేయమని ఎలా బలవంతం చేస్తాడు చూశాము తరువాత ఈ ప్రత్యేకమైన వలనరబిలిటీ కోసం మనము రెండు వేర్వేరు రక్షణ విధానాలను చూశాము మొదటిది బఫర్ ఓవర్ఫ్లోస్ కనుగొనబడిన కానరీలను ఉపయోగిస్తుంది రెండవది ప్రాసెసర్లచే మద్దతు ఇవ్వబడిన NX బిట్ మనము మునుపటి లెక్చర్లో చూసినట్లుగా NX బిట్ ఆ స్టాక్ నుండి ఎగ్జిక్యూట్ చేయడాన్ని నిలిపివేస్తుంది ఏదేమైనా భద్రత ఎల్లప్పుడూ పిల్లి మరియు ఎలుక ఆట వంటిది ఎటాకర్లు దోపిడీని సృష్టించడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు ఆపై రక్షకులు వారి గతంలో సిస్టమ్ లో ఆ ప్రత్యేక దోపిడీని నిరోధించడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు ఇప్పుడు ఎటాకర్ లు ఈ రక్షణ యంత్రాంగాన్ని దాటవేయడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు మరియు వారి దాడిని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ విధంగా ఎటాకర్ మరియు రక్షకుల మధ్య స్థిరమైన చక్రం ఉంటుంది మరియు ఫలితంగా దాడులు మరింత శక్తివంతమవుతున్నాయి మరియు తద్వారా ఈ దాడులను నివారించడానికి మెరుగైన రక్షణ వ్యూహాలు అవసరం ఈ ప్రత్యేక లెక్చర్ లో రిటర్న్ టు లిబ్క్ అటాక్ అని పిలువబడే ఒక కొత్త దాడిని చూస్తాము కాబట్టి ఈ ప్రత్యేక దాడి స్టాక్లోని బఫర్ ఓవర్ఫ్లో వలనరబిలిటీ కూడా దోపిడీ చేస్తుంది అయితే మనం చూసిన మునుపటి దోపిడీకి భిన్నంగా స్టాక్ నుండి కోడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లుగా ఈ ప్రత్యేక దాడిలో మనము స్టాక్ నుండి ఏ కోడ్ను ఎగ్జిక్యూట్ చేయము మరియు ఈ విధంగా దాడి ప్రత్యేక స్టాక్ లో ఉన్న NX బిట్ డిఫెన్స్తో కూడా నడుస్తుంది కాబట్టి ఈ దాడి ఎలా సాగుతుందో చూద్దాం లిబ్క్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం కాబట్టి లిబ్క్ అనేది డైనమిక్గా లింక్ చేయబడిన లైబ్రరీ ఇది వ్రాసిన దాదాపు ప్రతి C ప్రోగ్రామ్తో జతచేయబడుతుంది ఇప్పుడు లిబ్క్ మనం సాధారణంగా ఉపయోగించే పెద్ద సంఖ్యలో ప్రామాణిక C ఫంక్షన్ కారణాల యొక్క ఇంప్లిమెంటేషన్లను కలిగి ఉంది ఉదాహరణకు strcpy printf scanf fopen fclose strcat మరియు మొదలైనవి అన్నీ లిబ్క్ లో ఉన్నాయి లిబ్క్లో వెయ్యికి పైగా ఫంక్షన్లు సులభంగా ఎగ్జిక్యూషన్ చేయబడతాయి మనము కొన్ని లెక్చర్లలో వ్రాసిన సాధారణ Hello World ప్రోగ్రామ్ లో కూడా printf స్టేట్మెంట్ ను ప్రారంభించడం ద్వారా "hello world" ను ప్రింట్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ లో కూడా దాని వర్చువల్ అడ్రస్ స్పేస్ లో లిబ్క్ ఉంది ఉదాహరణకు Hello World ప్రోగ్రామ్ కోసం వర్చువల్ మెమరీ మ్యాప్ను ప్రదర్శించే ఈ ప్రత్యేకమైన స్లైడ్ను మీరు చూస్తే లిబ్క్కి అనుగుణంగా మూడు ఎంట్రీలు ఉన్నాయని మనము చూస్తాము కాబట్టి ఈ మూడు ఎంట్రీలు మొత్తం లిబ్క్కి అనుగుణంగా ఉంటాయి ఇప్పుడు లిబ్క్కి వెయ్యికి పైగా వేర్వేరు ఫంక్షన్లు ఉన్నాయి మరియు ఈ ఫంక్షన్లన్నీ ఈ వర్చువల్ అడ్రస్ మ్యాప్లో ఉన్నాయి మరియు ఇక్కడ ఉన్న ఈ చిరునామాలలో దేనినైనా యాక్సెస్ చేయవచ్చు కాబట్టి లిబ్క్ అంటే ఏమిటో మనకు తెలుసు కాబట్టి రిటర్న్ టు లిబ్క్ దాడి ఎలా పనిచేస్తుందో చూద్దాం మునుపటి దాడి మాదిరిగానే ఎటాకర్ బఫర్ను ఓవర్ ఫ్లో చేస్తాడు స్టాక్లోని నిర్దిష్ట బఫర్ యొక్క ప్రారంభక స్థానానికి రిటర్న్ అడ్రస్ పాయింట్ చేశాడు అదే విధంగా రిటర్న్ టు లిబ్క్ దాడి బఫర్ను ఓవర్ ఫ్లో చేస్తుంది ఆపై రిటర్న్ చిరునామాను మరికొన్ని ఏకపక్ష చిరునామాతో భర్తీ చేస్తుంది ఏదేమైనా ఈ ఏకపక్ష చిరునామా ఇప్పుడు ఒక లిబ్క్లోని కొన్ని ప్రత్యేకమైన ఫంక్షన్ ను సూచిస్తుంది కాబట్టి మనకు తెలిసినట్లుగా లిబ్క్ నిర్దిష్ట ప్రాసెస్ యొక్క మొత్తం విభాగంలో భాగం కనుక ఇది ఎగ్జిక్యూట్ చేయగలదు మరో మాటలో చెప్పాలంటే లిబ్క్లోని ఫంక్షన్ల కోసం NX బిట్ సెట్ చేయబడలేదు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఈ F1 ఫంక్షన్ లిబ్క్లో చెల్లుబాటు అయ్యే ఫంక్షన్ అని అనుకుంటుంది స్టాక్లో ఉన్న చెల్లుబాటు అయ్యే రిటర్న్ చిరునామా F1 చిరునామాతో భర్తీ చేయబడే వరకు మనము బఫర్ను ఓవర్ ఫ్లో చేస్తున్నాము వాస్తవానికి ఇది నిర్దిష్ట ప్రాసెస్ యొక్క కోడ్ విభాగంలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము NX బిట్ సెట్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ ను అణచివేయగలుగుతున్నాము మనము లిబ్క్లో ఉన్న కొన్ని ఏకపక్ష ఫంక్షన్లను ఎగ్జిక్యూట్ చేయగలము కాబట్టి తదుపరి ప్రశ్న ఏమిటంటే ఈ ఫంక్షన్ F1 ఎలా ఉండాలి కాబట్టి సాధ్యమయ్యే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం నిజంగా చూసే ఒక ఆప్షన్ system ఫంక్షన్ అంటారు కాబట్టి F1 కోసం మనం చూసే ఒక ఫంక్షన్ system ఫంక్షన్ ఇప్పుడు system అనేది ఒక ఫంక్షన్ ఇది లిబ్క్లో ఉంది ఇది స్ట్రింగ్ను ఇన్పుట్గా తీసుకోదు బదులుగా ఇది స్ట్రింగ్కు పాయింటర్ను ఇన్పుట్గా తీసుకుంటుంది మరియు ఈ స్ట్రింగ్లో ఎక్జిక్యూటబుల్ ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ మనకు system ఉంది మరియు మనము "binbash" స్ట్రింగ్ను పాస్ చేస్తున్నాము కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ యొక్క ఫలితం bash షెల్ సృష్టించబడుతుంది ఇప్పుడు మనం పేలోడ్ను నిర్మించాలనుకుంటున్నాము ఇది మునుపటిలా షెల్ను సృష్టిస్తుంది system వంటి ఫంక్షన్కు ఎగ్జిక్యూషన్ను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందని మరియు systemకు పరామితిగా "binbash"ను పాస్ చేయాల్సి ఉంటుందని దీని అర్థం కాబట్టి మనకు రెండు విషయాలు అవసరమ system యొక్క చిరునామాను F1 చిరునామాగా పేర్కొనాలి మరియు system యొక్క నిర్దిష్ట చిరునామాను ఉపయోగించి బఫర్ను ఓవర్ఫ్లో చేయాలి రెండవది ఏదో ఒకవిధంగా ఈ ప్రత్యేకమైన స్ట్రింగ్ "binbash"కు మనం పాయింటర్ను పంపించగలగాలి తద్వారా సిస్టమ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది మరియు ఇది "binbash" అనే ఆర్గ్యుమెంట్ ను పొందగలదు కాబట్టి మనము రిటర్న్ టు లిబ్క్ దాడికి వాటిని సంగ్రహంగా చెప్పాలంటే మీ లిబ్క్లో system ఫంక్షన్ యొక్క చిరునామాను మనము కనుగొనాలి రెండవది మనము ఈ ప్రత్యేక చిరునామాతో బఫర్ను ఓవర్ఫ్లో చేయాలి తద్వారా స్టాక్లో ఉన్న రిటర్న్ చిరునామా సిస్టమ్ చిరునామాతో భర్తీ చేయబడుతుంది రెండవది మనం "binbash" స్ట్రింగ్కు పాయింటర్ అయిన ఆర్గ్యుమెంట్ను సిస్టమ్కు పంపాలి కాబట్టి ఇది ఎలా జరుగుతుందో చూద్దాం కాబట్టి మనకు అవసరమైనది స్టాక్ లేఅవుట్ ఇది ఇలా కనిపిస్తుంది రిటర్న్ చిరునామా నిల్వ చేసిన ప్రదేశంలో మనము సిస్టమ్ చిరునామాను నిల్వ చేస్తాము రెండవది స్టాక్లో 4 బైట్ల అధిక ఆఫ్సెట్ వద్ద మనకు స్ట్రింగ్ పాయింటర్ ఉంది ఇది "binbash" స్ట్రింగ్ ఉన్న వర్చువల్ అడ్రస్ స్పేస్ లో స్థానాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ పూర్తి చేసి తిరిగి వచ్చినప్పుడు రిటర్న్ చిరునామా స్టాక్ నుండి తీసుకోబడుతుంది ఈ సందర్భంలో రిటర్న్ అడ్రస్ అనేది సిస్టమ్ ఎగ్జిక్యూషన్ అనేది లిబ్క్లో ఉన్న సిస్టమ్ ఫంక్షన్లో ఉంటుంది మరియు "binbash"కు సూచించే ఈ స్ట్రింగ్ పాయింటర్ ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ కు ఆర్గ్యుమెంట్ కాబట్టి లిబ్క్లోని ఈ ఫంక్షన్ సిస్టమ్ తప్పనిసరిగా ఎక్జిక్యూటబుల్ "binbash" ను ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి మనం నిర్ణయించాల్సిన తదుపరి విషయం సిస్టమ్ యొక్క చిరునామా మరియు ఈ ప్రత్యేకమైన పాయింటర్ ఏమిటి కాబట్టి మొత్తం వర్చువల్ అడ్రస్ స్పేస్ లో ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ system ఎక్కడ ఉందో మనము ఎలా కనుగొంటాము అనే దానితో ప్రారంభిద్దాం కాబట్టి మనం ఈ క్రింది విధంగా చేయగలము మనం GDB లేదా OBJDUMP వంటి మరే ఇతర సాధనాన్ని అయినా ఉపయోగించుకోవచ్చు మరియు ఈ GDB ని ' q'ఆప్షన్ మరియు ఎక్జిక్యూటబుల్ తో రన్ చేస్తాము మరియు మనము main వద్ద బ్రేక్ పాయింట్ను సెట్ చేస్తాము ప్రోగ్రామ్ను రన్ చేయండి మరియు బ్రేక్ పాయింట్ వచ్చినప్పుడు మనము p systemను ఉపయోగిస్తాము అంటే ప్రింట్ సిస్టమ్ అని అర్ధం మరియు ఇక్కడ మనం చూసేటప్పుడు ఈ ప్రత్యేకమైన విషయం యొక్క విలువ 0x28085260ను పొందుతాము ఇది తప్పనిసరిగా సిస్టమ్ ఫంక్షన్ ఉన్న ప్రదేశం యొక్క ప్రస్తుత చిరునామా ఇదే విధంగా "binbash" స్ట్రింగ్ మొత్తం ఎక్జిక్యూటబుల్లో ఎక్కడ ఉందో కనుగొనవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణలో మనం ప్రాసెస్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను పరిగణించాము కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఒక నిర్దిష్ట లైన్ ఉంది వాస్తవానికి అందులో"binbash" స్ట్రింగ్ ఉంది ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటంటే GDB వంటిదాన్ని ఉపయోగించి "binbash" ఉన్న ఖచ్చితమైన చిరునామాను నిర్ణయిస్తాము సిస్టమ్ యొక్క చిరునామా ఎక్కడ ఉందో ఇప్పుడు మనము గుర్తించాము మరియు binbashను కలిగి ఉన్న ఎక్జిక్యూటబుల్ లో ఒక స్ట్రింగ్ ను కనుగొన్నాము మరియు ఆ నిర్దిష్ట స్ట్రింగ్ యొక్క చిరునామాను మనము కనుగొన్నాము మనము మన దోపిడీని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మనం చేసేది ఈ క్రింది విధంగా ఉంటుంది మనము బఫర్ను ఓవర్ఫ్లో చేస్తాము మరియు రిటర్న్ అడ్రస్ ఉన్న ప్రదేశంలో మనము దానిని ఈ ప్రత్యేక చిరునామా 0x28085260 తో భర్తీ చేస్తాము ఇది తప్పనిసరిగా లిబ్క్లో ఉన్న సిస్టమ్ ఫంక్షన్కు చిరునామా మరియు స్టాక్లోని 4 బైట్ల ఆఫ్సెట్లో మనకు 0xbffbffe25 చిరునామా ఉంది ఇది ఎన్విరాన్మెంట్లో మనం కనుగొన్న "binbash" స్ట్రింగ్కు పాయింటర్ కాబట్టి ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకు bash "binbash" ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు మనము ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను సరిగ్గా ముగించే క్రమంలో మనం అదనంగా చేయగలిగేది ఇక్కడ ఫంక్షన్ కు exitను జోడించడం దీనికి తప్పనిసరిగా 0x281130d0 చిరునామా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే system ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది "binbash" పాయింటర్ను ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది మరియు ఆ ఫంక్షన్ ఈ ప్రత్యేక ఫంక్షన్ను పూర్తి చేసిన తర్వాత exit ఫంక్షన్ను సూచిస్తుంది కాబట్టి ఈ విధంగా మనము లిబ్క్లో ఉన్న సిస్టమ్ ఫంక్షన్కు ఎగ్జిక్యూషన్ ను అణచివేయగలుగుతాము ఈ సందర్భంలో "binbash" షెల్ అయిన పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము మరియు ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ నుండి కూడా నిష్క్రమిస్తాము రిటర్న్ టు లిబ్క్ దాడి యొక్క ఒక ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది ఎగ్జిక్యూట్ చేయలేని స్టాక్తో పనిచేయగలదు ఏదేమైనా రిటర్న్ టు లిబ్క్ దాడికి ప్రధాన పరిమితి ఉంది పరిమితి ఏమిటంటే దాడి చేసేవాడు లిబ్క్ అందించే ఫంక్షన్ల ద్వారా అడ్డుపడతాడు ఉదాహరణకు లిబ్క్కి system ఫంక్షన్ లేకపోతే ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనము చర్చించిన దాడి పనిచేయదు అందువలన దాడి చేసేవారు ఏమి చేయగలరో ఒక పరిమితి ఉంది తరువాతి ఉపన్యాసంలో రిటర్న్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లేదా ROP దాడి అని పిలువబడే మరొక దాడిని పరిశీలిస్తాము ఇక్కడ దాడి చేసేవాడు లిబ్క్ మద్దతిచ్చే ఫంక్షన్లకు పరిమితం కాకుండా ఏదైనా ఏకపక్ష పేలోడ్లను సృష్టించగలడు ధన్యవాదాలు